నమస్కారం ఇదివరకటి తరగతి లో మనం లాప్లాస్ ట్రాన్సఫార్మ్ యొక్క కొన్ని ప్రధాన లక్షణాల గురించి చర్చించాము ఈ తరగతిలో కూడా లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను చర్చిస్తూ మన ప్రయాణం కొనసాగిద్దాం లాప్లాస్ ట్రాన్సఫార్మ్ యొక్క లక్షణాలకు సంబంధించిన మునుపటి తరగతిలో చర్చించిన వాటిని చూద్దాం మనము లీనియారిటీ గురించి చర్చించాము అందువల్ల f1 మరియు f2 యొక్క లాప్లేస్ ట్రాన్సఫార్మ్ F1 మరియు F2 అని నిరూపించాము కాబట్టి వీటి లీనియర్ కాంబినేషన్ a1f1ta2f2t లాగా ఉంటుంది మీరు లీనియర్ పదం యొక్క లాప్లేస్ ట్రాన్సఫార్మ్ ను తీసుకుంటే మీరు La1f1ta2f2ta1F1sa2F2s గా పొందుతారు అదేవిధంగా స్కేలింగ్ అనే లక్షణంని చూస్తే f యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ Lf 1aFsa అవుతుంది ఇప్పుడు టైం షిఫ్ట్ లక్షణం అనగా సిగ్నల్ కు వున్న టైం విలువ నుండి వేరొక టైం విలువ కు మార్చడం ఆ మార్చిన విలువ ను a తో సంభోదిస్తే ఆ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ e asF అవుతుంది కాబట్టి ఈ మూడు మనం ఇదివరకటి తరగతిలో చర్చించాము ఇప్పుడు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం F అనేది f యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ అప్పుడు e atf యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ Le atf0e atfte stdt0fe satdtFsa Le atf Fsa అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ విషయంలో ప్రతి s నిsa తో భర్తీ చేయడం ద్వారా fయొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ నుండి Le atf పొందవచ్చు అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక లక్షణం ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ లేదా ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేషన్ అంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు cos wt ⇔ss2w2 అని తెలుసు మరియు sin wt ⇔ws2w2 అని కూడా తెలుసు ఇప్పుడు మనం షిఫ్ట్ ప్రాపర్టీ ని ఉపయోగిస్తే లాప్లాస్ ట్రాన్సఫర్మ్ లో సైనోయిడ్స్ ని డంప్ చేయవలసిన అవసరం ఉంటుంది అనగా లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ను సైన్ మరియు కొసైన్ ఫంక్షన్లను డంప్ చేయాలంటే మనం cos wt లేదా sin wt ను e at తో గుణిస్తున్నాము S ను s a తో భర్తీ చేయడం ద్వారా దాని లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ను పొందవచ్చుఈ విధంగా Le atcos wt sasa2w2 Le atsin wt wsa2w2 అవుతుంది ఇప్పుడు టైం డిఫరెంటియేషన్ గురించి చూద్దాం F యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ f అయితే అప్పుడు దాని డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ మనం కనుగొనాలి అనగా Ldfdt కాబట్టి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క ప్రామాణిక నిర్వచనాన్ని మేము ఇలా ఉపయోగిస్తాము Ldfdt0 dfdte stdtఅవుతుంది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన ఇంటెగ్రల్ ను ఎలా పరిష్కరిస్తారు మనం ఇంటెగ్రేషన్ ను భాగాలుగా చేసి కనుక్కునే పద్ధతి ని ఉపయోగిస్తాము కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రల్ తెలుసుకోవడానికి మేము అదే లక్షణాన్నీ ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ u e−st du −se−st dt మరియు u e−st du −se−st dt అవుతుంది అప్పుడు Ldfdtfte st|0 0 ft se stdt 0 f0 s0 fte stdtsFs f Ldfdt sFs f అవుతుంది కాబట్టి ఇప్పుడు అదేవిధంగా మీరు f యొక్క రెండవ డెరివేటివ్ కూడా తీసుకోవచ్చు కాబట్టి మీకు Ld2fdt2 వస్తుందా Ld2fdt2sLf f0ssFs f f0 s2Fs sf f0 Lf s2Fs sf f0అవుతుంది

మీరు ఈ పద్ధతిలో కొనసాగితే మీరు మరింత సాధారణ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ను సృష్టించవచ్చు అది f యొక్క n వ డెరివేటివ్ గా మీరు వ్రాయవచ్చు Ldnfdtn snFs sn 1f sn 2f0 s0fn 10 అవుతుంది మొదట సున్నా వద్ద ఉత్పన్నమైన డెరివేటివ్ యొక్క విలువ మరియు సున్నా వద్ద డెరివేటివ్ డెరివేటివ్ n మైనస్ 1 విలువ వరకు ఉంటుంది కాబట్టి dnfdtnయొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ను తెలుసుకోవడానికి ఇది మీకు జెనెటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది ఇప్పుడు టైం ఇంటెగ్రేషన్ గురించి మాట్లాడుదాం F అనేది f యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ దాని ఇంటెగ్రల్ లాప్లాస్ ట్రాన్సఫార్మ్ L0tftdt0 0tfxdxe stdt అవుతుంది మనం అన్ని భాగాలను అనుసంధానించడం వలన మనకు u0tfxdxduftdt వస్తుంది మరియు dve stdtv 1se st వస్తుంది కాబట్టి మీరు బై పార్ట్స్ ప్రాపర్టీ ద్వారా ఇంటిగ్రేషన్ను ఉపయోగించినప్పుడు మీకు ఫంక్షన్ లభిస్తుంది L0tftdt0tfxdxdt 1se stdt|0 0 1se stftdt అవుతుంది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ను జాగ్రత్తగా చూస్తే t అనే పదం ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు మీరు ఏమి చూస్తారు ఈ ఎక్స్ప్రెషన్ లో మీకు ఉన్న మొదటి పదం గురించి మాట్లాడుదాం ఈక్వేషన్ యొక్క కుడి వైపున ఉన్న మొదటి పదము వద్ద t ∞ గా నిర్దారించడం వలన e s∞ వల్ల సున్నా వస్తుంది మరియు దానిని t 0 వద్ద నిర్దారించడం వలన 1s00fxdx0 ఇస్తుంది అందువలన మొదటి పదం సున్నా చివరగా మనకు మిగిలింది L0tftdt1s0 e stftdt1sFs L0tftdt 1sF ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిఫరెన్సియేషన్ గురించి మాట్లాడుదాం F అనునది f యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ అయితే అప్పుడు Fs0fe stdtఅవుతుంది S కు సంబంధించి డెరివేటివ్ తీసుకున్నట్లయితే dFds0ft te stdt0 tfte stdtL tf కాబట్టిLtf dFds అవుతుంది మరింత సాధారణం గా ఉండడం కోసం మీరు ఇలా వ్రాయవచ్చు LtnfndnFdsn ఈ ఎక్స్ప్రెషన్ మీకు ఫ్రీక్వెన్సీ డిఫరెన్సియేషన్ ప్రాపర్టీని ఇస్తుంది ఇప్పుడు f ఫంక్షన్ ఒక పిరియాడిక్ ఫంక్షన్ అయితే అది పీరియడ్ t తో కాలానుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది టైం షిఫ్టెడ్ ఫంక్షన్ల మొత్తంగా సూచించబడుతుంది ఎలా తరువాతి పంక్తిలో చూద్దాం కాబట్టి మీకు ఈ ఫంక్షన్ ఉంటే మీరు ఈ పీరియాడిక్ ఫంక్షన్ను మూడు భాగాలుగా విభజించవచ్చు కాబట్టి ఒకటి 0 నుండి t మధ్య వ్యవధి ఉన్న f1t అని చెప్పండి రెండవది f2t ఇది t నుండి 2t మధ్య వ్యవధిని కలిగి ఉంటుంది మరియు మూడవది 2t నుండి 3t మధ్య వ్యవధిని కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఫంక్షన్ కంపైల్ చేస్తుంటే ftf1tf2tf3t అవుతుంది మీరు పై ఎక్స్ప్రెషన్ ను స్టెప్ ఫంక్షన్ల ఆధారంగా ఇలా వ్రాయవచ్చు ftf1tf2tf3t f1tf1t Tut Tf1t 2Tut 2T ఇప్పుడు మీరు పిరియాడిక్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ను Fs ను కనుక్కోమని అని అడిగితే మీరు ఏమి వ్రాస్తారు మీరు F1 ఫంక్షన్ f1 యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ను వ్రాస్తారు అప్పుడు మేము టైమ్ షిఫ్ట్ ప్రాపర్టీని ఉపయోగిస్తాము మరియు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క రెండవ పదం వ్రాస్తాము అది F1se Ts అవుతుంది మూడవ పదము గా F1se 2Ts అవుతుంది మీరు చివరకు FsF1sF1se TsF1se 2TsF1se 3Ts F11e Tse 2Tse 3Tsఅనే ఎక్స్ప్రెషన్ ను పొందుతారు కాబట్టి ఇప్పుడు మీరు సిరీస్ మొత్తాన్ని సంకలనం sum కూడిక చేస్తే 1x2x3 11 x ఒకవేళ |x| 1అయితే ఈ విధంగా ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన ప్రాపర్టీ ను ఉపయోగిస్తే మీరు సులభంగా FsF11 e Tsఅని వ్రాయవచ్చు కాబట్టి దీని నుండి మనం ఏమి గమనించవచ్చు F1 అనేది f1 యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ అని మనం గమనించవచ్చు అంటే ఇది దాని మొదటి వ్యవధిలో మాత్రమే నిర్వచించిన ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ఇప్పుడు మనకు ఏమి లభిస్తుంది మీరు పూర్తి పీరియాడిక్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ అయిన Fs ను కనుగొనాలనుకుంటే మేము F1 ను 1 − e−T లతో విభజించాలి అప్పుడు పూర్తి పీరియాడిక్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ని పొందుతాము ఇప్పుడు మనం రెండు ముఖ్యమైన లక్షణాల గురించి మాట్లాడుదాం అవి ఇనీషియల్ విలువ సిద్ధాంతం మరియు ఫైనల్ విలువ సిద్ధాంతం ఫంక్షన్ యొక్క ఇనీషియల్ మరియు ఫైనల్ విలువలను కనుగొనడంలో ఈ రెండు సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి దీని అర్థం టైం t విలువ ఫంక్షన్ విలువ 0 కి సమానం మరియు ఇన్ఫినిటీ వద్ద ఫంక్షన్ యొక్క విలువను కనుగొనడానికి ఇది అనుమతిస్తుంది f అదే F యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ సహాయంతో ఈ రెండు విలువలను మనం నేరుగా తెలుసుకోవచ్చు మనము ఎలా పొందుతాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం Ldfdt అయిన ఫంక్షన్ యొక్క డిఫరెటియేషన్ ప్రాపర్టీ ని తీసుకుందాం కాబట్టి మనం ఏమి వ్రాస్తాము Ldfdt0dfdte stdt సున్నా వద్ద ఫంక్షన్ విలువను మైనస్ తప్ప మరేమీ కాదు ఇప్పుడు మనం s →∞ అని అనుకుంటే పైన పేర్కొన్న ఈక్వేషన్ లో ఇంటిగ్రాండ్ ఎక్స్పోనెన్షియల్ ఫాక్టర్ కారణంగా అదృశ్యమవుతుంది కాబట్టి మీరు విలువను s ని ఇన్ఫినిటీ గా ఉంచితే మనకు sFs f00 లభిస్తుంది కాబట్టి Ldfdt యొక్క కుడి వైపున ఉన్న ఎక్స్ప్రెషన్ మొత్తం సున్నా అవుతుంది కనుక ఇది సున్నాగా మారినప్పుడు మీరు దీనిని sFs f00 అని వ్రాయవచ్చు లేదా మీరు ఇంకో విధంగా వ్రాయవచ్చు ఎందుకంటే ఈ విలువ స్థిరమైన విలువ అవుతుంది కాబట్టి మీరు sFsf0 గా వ్రాయవచ్చు ఈ ప్రత్యేక ప్రాపర్టీని ఇనీషియల్ విలువ సిద్ధాంతం అని తెలుసు ఇప్పుడు ఫైనల్ విలువ సిద్ధాంతం విషయంలో మనము అదే ప్రాపర్టీ ని తీసుకుంటాము అనగా sFs f0Ldfdt0dfdte stdt అవుతుంది ఇప్పుడు s → 0 అయితే మనం ఏమి వ్రాయగలం sFs f0dfdte0tdt0dff f ఫంక్షన్ విలువ సున్నా ఉన్నప్పుడు దీని విలువ ఇన్ఫినిటీ మైనస్ అవుతుంది ఇప్పుడు మీరు రెండు వైపులా సున్నా వద్ద ఫంక్షన్ విలువను కలిగి ఉన్నారు ఆ రెండూ విలువలు రద్దు చేయబడతాయి కాబట్టి చివరకు మీకు ఏమి లభిస్తుంది ఇన్ఫినిటీ వద్ద ఫంక్షన్ విలువ sFs అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ రెండింటినీ పోల్చి చూస్తే s ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు ఫంక్షన్ sFs విలువ మీకు ఇనీషియల్ విలువ ఇస్తుంది ఫైనల్ విలువ విషయంలో f ఇన్ఫినిటీ పరిమితి 0 వరకు ఉంటుంది మరియు పరిమితి s విలువ 0 గా ఉన్నప్పుడు మీరు ఫంక్షన్ sFs విలువను కనుగొంటారు కాబట్టి మీరు S విలువ ఇన్ఫినిటీ వైపు మొగ్గుచూపుతున్నప్పుడు మీకు లభించే విలువ ఆరిజిన్ వద్ద ఉంటుంది అని గుర్తుంచుకోవచ్చు మరియు s విలువ 0 కి మొగ్గు చూపినప్పుడు మీరు ఫంక్షన్ విలువ ఇన్ఫినిటీ వద్ద ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు కాని ఫైనల్ విలువ సిద్ధాంతానికి దాని స్వంత పరిమితి ఉంది ఆ పరిమితులు ఏమిటి F యొక్క అన్ని పోల్స్ 's' ప్లేన్ యొక్క ఎడమ భాగంలో ఉండాలి అప్పుడు మాత్రమే ఫైనల్ విలువ సిద్ధాంతం చెల్లుతుంది పోల్స్ అంటే ఏమిటి ఈ ఫంక్షన్ గురించి చెబుదాం fte 2tsin 5t↔Fs5s2252 మీరు కేవలం డినామినేటర్ తీసుకొని దానిని 0 కి సమానం చేస్తారు మరియు మీరు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రూట్ లను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది రెండవ ఆర్డర్ ఈక్వేషన్ కాబట్టి మీరు s యొక్క రెండు రూట్ లను పొందుతారు కాబట్టి ఆ రెండు రూట్ లు Fs యొక్క పోల్స్ తప్ప మరేమీ కాదు ఆ రూట్ ల విలువ ఏదైనా నెగటివ్ రియల్ భాగాన్ని కలిగి ఉందో లేదో మీరు గమనించాలి పోల్స్ నెగటివ్ రియల్ భాగాన్ని కలిగి ఉంటే మీరు Fs ఫంక్షన్లో ఫైనల్ విలువ సిద్ధాంతాన్ని వర్తింపజేయవచ్చు ఈ సందర్భంలో ఉన్న ఏకైక మినహాయింపు 0 వద్ద సమానమైన Fs సింపుల్ పోల్ దీని అర్ధం ఈ ఎక్స్ప్రెషన్ లో మరొక భాగం 1s వంటి భాగాన్ని కలిగి ఉంటే s వద్ద ఒక పోల్ 0 కి సమానం కాబట్టి ఫైనల్ విలువ సిద్ధాంతాన్ని కనుగొనడంలో ఇది మినహాయింపు కాబట్టి ఫంక్షన్ యొక్క ఫైనల్ విలువను కనుగొనమని మిమ్మల్ని అడిగినప్పుడు ఈ రెండు విషయాలను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఉదాహరణను తీసుకుందాం fte 2tsin 5t↔Fs5s2252 కాబట్టి మీరు f యొక్క విలువను ఇన్ఫినిటీ వద్ద వర్తింపజేస్తే ఫైనల్ విలువ సిద్ధాంతం sFs s→05ss24s290అవుతుంది మీ వద్ద ఫంక్షన్ తో పాటు ఎక్స్పోనెన్షియల్ గా క్షీణిస్తున్న భాగాన్ని కలిగి ఉన్నందున మీరు f ఫంక్షన్ నుండి కూడా చూడవచ్చు కాబట్టి ఫైనల్ విలువ ఎల్లప్పుడూ సున్నా అవుతుంది ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం ఒక ఫంక్షన్ తీసుకుందాం ftsin t↔Fs1s21 అవుతుంది ఇప్పుడు మీరు ఫైనల్ విలువ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తే sFs s→0ss210 అవుతుంది కానీ ఇది తప్పు ఎందుకు ఎందుకంటే sint అయిన f ఎల్లప్పుడూ ప్లస్ 1 మరియు మైనస్ 1 మధ్య ఆసిలేట్ అవుతుంది మరియు t ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి దీనికి పరిమితి ఉండదు ఇప్పుడు ఈ సందర్భంలో ఫైనల్ విలువ సిద్ధాంతం ఉపయోగించబడదు ఎందుకంటే మీరు ఈ ప్రత్యేకమైన రెండవ ఆర్డర్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయిన పోల్ ల ను తీసుకుంటే పోల్స్ s ప్లేన్ యొక్క ఎడమ భాగంలో లేని s ± j విలువను కలిగి ఉన్నాయని మీరు చూస్తారు ఈ రెండు పోల్స్ లకు నెగటివ్ రియల్ విలువ లేదు అంటే ఈ సందర్భంలో మీరు ఫైనల్ విలువ సిద్ధాంతాన్ని వర్తించలేరు కాబట్టి మీరు ఫైనల్ విలువ సిద్ధాంతాన్ని ఎక్కడ ఉపయోగించవచ్చో మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి సైనోసోయిడల్ ఫంక్షన్ల యొక్క ఫైనల్ విలువలను కనుగొనడంలో ఫైనల్ విలువ సిద్ధాంతం వర్తించదని మీరు సంగ్రహించవచ్చు ఎందుకంటే ఈ ఫంక్షన్ లు ఆసిలేటివ్ నేచర్ మరియు ఫైనల్ విలువలును కలిగి ఉండవు ఇప్పుడు ఇనీషియల్ విలువలు మరియు ఫైనల్ విలువ సిద్ధాంతాలు టైమ్ డొమైన్లో మరియు s డొమైన్లో ఆరిజిన్ మరియు ఇన్ఫినిటీ మధ్య సంబంధాన్ని చూపుతాయి ఈ రెండు సిద్ధాంతలు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ పై ఉపయోగకరమైన తనిఖీ గా కూడా ఉపయోగపడుతాయి కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం తద్వారా మనం చర్చించే వాటిని ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు యూనిట్ పల్స్ యూనిట్ స్టెప్ మరియు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో యూనిట్ కలయిక అయిన ఫంక్షన్ f ఉందని చూద్దాం మీరు ఇక్కడ లీనియార్టీ ప్రాపర్టీ ని ఉపయోగిస్తారు మరియు f యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ యొక్క విలువను తెలుసుకోవచ్చు కాబట్టి లీనియార్టీ ప్రాపర్టీని వర్తింపజేద్దాం లీనియార్టీ ప్రాపర్టీ ద్వారా F Lδ 2 Lu − 3Le−2t 121s 31s2s2s4ss2 అవుతుంది ఇప్పుడు ఫంక్షన్ f t2 sin 2t u అయితే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇప్పుడు మనకు తెలిసినది బట్టి Lsin 2t 2s222 అవుతుంది ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిఫరెంటేషన్ ఉపయోగించాలి ఎందుకంటే మీ దగ్గర t స్క్వేర్ అనే పదం వుంది కావున మీరు ప్రత్యేకంగా ఈ పదం కి డబుల్ డిఫరెంటేషన్ చేయాలి అప్పుడు Fs L t2sin2t 12d2ds22s2412s2 16s243 అవుతుంది ఇప్పుడు గేట్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ను కనుక్కోమని ఆడిగితే మనం ఇక్కడ ఏమి చూడగలం ఇది గేట్ ఫంక్షన్ ఇది రెండు నుండి మొదలై మూడు వద్ద పూర్తి అవుతుంది ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్ కలయిక అని మీరు చెప్పగలరు ఎలా మీరు ఈ ఫంక్షన్ g 10u u అని చెప్పవచ్చు మీరు రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ని వాటి యొక్క టైం వ్యవధి లో డిలే ప్రకారం తీసుకుందాం అప్పుడు లాప్లాస్ ట్రాన్సఫార్మ్ Gs10e 2ss e 3ss10se 2s e 3s అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలతో ఈ రోజు లెక్చర్ ని ముగిద్దాం ఈ లెక్చర్ లో లాప్లాస్ ట్రాన్సఫార్మ్ యొక్క లక్షణాల గురించి చర్చించాము మరియు తరువాతి లెక్చర్ లో ఇన్వెర్స్ లాప్లాస్ ట్రాన్సఫార్మ్ యొక్క క్యాలికులేషన్ గురించి చర్చిద్దాం ధన్యవాదములు